కణ వర్ధనం లేక సెల్ కల్చర్ సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన ఉపన్యాస ధారావాహికకు తిరిగి స్వాగతం మనమీ రోజు యీ ధారావాహిక యొక్క 8వ వారంలో ప్రవేశించాము నేను ముఖ్యంగా చెప్పదలచుకొన్న దేమంటే యిందులో యిదే ఆఖరి వారం అందుకు యీ వారం వొక్కొకటి 20 నుండి 21 నిమిషాలు పట్టే అనేకమైన చిన్న చిన్న విడి భాగాలు వొక పథకం ప్రకారం తయారు చేశాను ఈ వారం లో నిర్ధారితమైన 5 క్లాసులే కాకుండా కొన్ని అదనపు మోడ్యూల్స్ కూడా వున్నాయి ఇవి మీరు అనుసరించే యీ నాటి అత్యాధునిక సాంకేతికతలను అర్థం చేసుకోవడానికి సహకరిస్తాయి లేదా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న రాబోయే 20 నుండి 25 సంవత్సరాలలో సెల్ కల్చర్ టెక్నాలజీ యొక్క రూపురేఖా విలాసాలను తప్పకుండా మార్చగలవి మీరందరూ దాని కోసమై నడుం కట్టాలి ఎందుకంటే యిది మీ తరం ఈ సాంకేతికతలు మీకు యే విధంగా ఉపకరించేదీ మీకు నిజంగా తెలియాలి అందువలన ముందటి క్లాసులో మనం చెప్పిన దాన్ని కొనసాగిద్దాం మీకు గుర్తుండి వుండే వుంటుంది వివిధ రకాలైన కండరాల కణాల గురించి ఆ క్లాసులో చర్చించుకున్నాము స్కెలిటల్ మజిల్ కార్డియాక్ మజిల్ ల గురించి చర్చించుకున్నాం ఇవి కాకుండా స్లైడింగ్ ఫిలమెంట్ సిద్ధాంతం ఎలా పని చేస్తుందో కండరం ఎలా సంకొచిస్తుందో యిలా వొకటేమిటి - ఎన్నో చర్చించుకున్నాము కానీ ముఖ్యంగా మనం గ్రహించవలసిన విషయం యేమంటే ఆసక్తికరమైన అనేకమైన కణజాలాలు న్యూరాన్లు స్కెలిటల్ మజిల్ కార్డియాక్ మజిల్ స్మూత్ మజిల్ కొన్ని ఎండోక్రీన్ గ్రంధులు వీటికి విద్యుత్ చర్యలే కాక యాంత్రిక చర్యలకు సంబంధించిన సామర్ధ్యం వుందన్న విషయం ముఖ్యంగా కార్డియాక్ మ్యోసైట్స్ స్కెలిటల్ మజిల్ విషయంలో యిది నిజం స్కెలిటల్ మజిల్ ఎదుగుదలలో అవి చిన్న చిన్న మ్యో ట్యూబ్ లను తయారు చేస్తాయి మ్యో ఫైబర్ లు బహుళార్థ మ్యో ఫైబర్స్ గా మారి వాటి కలయిక వలన కండరంగా మారడం మనం చూడగలం అందువలన అవి యాంత్రికమైన సంకోచించే చర్యలను ప్రదర్శించ గలిగితే యాంత్రికమైన యే చర్య అయినా శక్తిని ఉత్పన్నం చేయగలదని మనం గ్రహించగలం శక్తి ఆధారంగా అది యే విధమైన కండరమో మనం అంచనా వేయగలం మరో విధంగా చెప్పాలంటే దాని మ్యోలిక్యులర్ స్వభావాన్ని కొద్దిగా పరిశీలించాలి కండరాల గురించి చర్చిస్తూ వున్నప్పుడు నేను మీ కండరాలు 2 కీలకమైన నిర్మాణాత్మకమైన ప్రోటీన్లు అంటే మ్యోసిన్ మరియు యాక్టిన్ లేదా యాక్టిన్ మరియు మ్యోసిన్ ల తో తయారవుతాయని చెప్పి వున్నాను స్లయిడింగ్ ఫిలమెంట్ కదలికలో యాక్టిన్ మ్యోసిన్ ఛైన్లు వొక దానిపై వొకటి జారుతూ వుంటాయి ఏ పాఠ్య గ్రంధం చూసినా అది ఎలా పనిచేస్తుందో మనకు తెలుస్తుంది గూగుల్ లోనికి వెళ్ళి స్లైడింగ్ థియరీ గురించి సమాచారాన్ని యిట్టే తెలుసుకోవచ్చును యాక్టిన్ మైసిన్ ల యొక్క స్లైడింగ్ కదలిక వొక దాని మీద మరొక దాని కదలిక కండరాల పని వంటిది దాని భావమేమి మ్యోసిన్ శీర్షము ద్వారా మ్యోసిన్ యాక్టిన్ ల మధ్య జరుగుతున్న స్లైడింగ్ యొక్క వేగం కండరాలకు చెందిన వేగం వంటిది మరొక విధంగా చెప్పాలంటే అది యెంత వేగంతో సంకోచిస్తుందనేది దాని వేగం మీద ఆధారపడి ఉంటుంది అందువలన మనం సంకోచం గురించి చర్చించినప్పుడు ఈ కదలిక యొక్క వేగాన్ని ప్రస్తావించుకున్నాం ఈ మొత్తం ప్రక్రియలో ప్రధానంగా కండరం వల్ల పుట్టే శక్తి గురించి చెప్పుకున్నాం ఈ విషయాన్ని పాఠ్య గ్రంధం లోని పద్ధతిలో చెప్పదలుచుకున్నాను మనం ఆ విధంగా 8వ వారపు మొదటి చర్చలోకి ప్రవేశించాలి ఓ కె ఈ రోజు కండరం పుట్టించే శక్తిని అంచనా వేయటం గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అది స్కెలిటల్ మజిల్ కావొచ్చు కార్డియాక్ మజిల్ కావొచ్చు స్మూత్ మజిల్ కావొచ్చు మనమీ రోజు విట్రో సెల్ కల్చర్ సిస్టమ్ లో ఉత్పన్నమయ్యే శక్తిని అంచనా వెయ్యటం గురించి చర్చించుకుందాం వాటికి సంబంధించిన అన్ని అంశాలు క్షుణ్ణంగా చర్చించుకుందాం అది ఈ విధమైన స్కెలిటల్ మజిల్ ఐనా యీ విధమైన కార్డియాక్ మ్యోసైట్స్ లేక కార్డియాక్ టిష్యూ మ్యోసైట్స్ లేక కార్డియాక్ టిష్యూ ఐనా అవి యాక్టిన్ మరియు మ్యోసిన్ ఫిలమెంట్ లతో చేయబడినవి యాక్టిన్ మరియు మ్యోసిన్ ఫిలమెంట్లు వొక దాని పై ఒకటి జారుతాయి యాక్టిన్ మరియు మ్యొసిన్ ఉన్నాయి మ్యోసిన్ యొక్క శీర్షములు యిలా ఈ విధంగా కలపబడి వున్నాయి అలాగే ఇక్కడ యాక్టిన్ మరియు మ్యోసిన్ వున్నాయి ఇదంతా అంటే యాక్టిన్ మ్యోసిన్ ఫిలమెంట్ ల మధ్య జరిగే స్లైడింగ్ మోషన్ కు దారి తీస్తుంది యాక్టిన్ మ్యోసిన్ ఫిలమెంట్ ల మధ్య జరిగే స్లైడింగ్ మోషన్ మనం సంకోచం గురించి చెప్పుకొన్న వాటికి దారి తీస్తుంది ఈ సంకోచం మరేమీ కాదు కానీ వొక విధమైన శక్తి మాత్రం కలిగి వుంటుంది ఈ శక్తి కార్డియాక్ లేక గుండెకు సంబంధించిన కణ జాలంలో వొక విధంగానూ స్కెలిటల్ మజిల్ లో ఇంకొక రకంగానూ వుంటుంది అందువలన నేను దానిని fc అని పిలిస్తే అది గుండె లేక కార్డియాక్ కండరం లో f skm cm మన ముందున్న సవాలేమంటే ఈ రెండు శక్తులనూ ఇన్విట్రో సెల్ కల్చర్ ఏర్పాటులో యే విధంగా నిశ్చయించగలం అనేదే ఇదంతా చెప్పిన తరువాత ఎందుకింకా ఇలా చేస్తూ వున్నాం ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు దానికి గల కారణాన్ని మనం సమర్ధించుకోగలగాలి కదా ఉదాహరణకు కండరాలు క్రమేపీ క్షీణించే శరీర రుగ్మత మస్క్యులర్ దిస్త్రోఫీ విషయంలో డ్రగ్స్ ని గాని మ్యో ట్యూబ్ యొక్క ఫెనొ టైప్ ల ను గాని లేదా కండరాలతో సంబంధం వున్న రుగ్మతలు గాని ప్రదర్శించేటప్పడు వీటన్నిటికీ సాధనాలు కావాలి ఎలాంటి వంటే సెల్ కల్చర్ లో ఉపయోగపడే సాధనాల వంటివి ఆ సాధనాలు కణాలు ఎదుగుతున్నయో లేదో ఎదిగితే యే విధంగా ఎదుగుతున్నయో తెలుసుకునేందుకు ఉపయోగించే ప్రత్యేక సాధనాలు శక్తిని కొలవడానికి కూడా సాధనం కావాలి కదా ఆ విషయంపై మనం ఏమి చెయ్యాలి ఎలా చెయ్యగలం కండరాల క్షీణత మస్క్యులర్ దిస్త్రోఫీ లో వివిధ రకాలు ఉన్నాయి ఎలుకలలో పరివర్తన చెందిన ఎలుకలలో మ్యూటెంట్ మైస్ లో రకరకాల ఎలుకలలో కండరాల రుగ్మతలు వున్నాయి ఎలుకలో చుంచులో యేమని పిలుస్తారో మీ ఇష్టం అయితే మీరిప్పుడు చేయగలిగేదేమిటి మ్యో ట్యూబ్లను పెంచడానికి వీటిని ఉపయోగించవచ్చు నేనింతకు ముందే చెప్పినట్లు స్కెలిటల్ మజిల్ విషయంలో మ్యో ట్యూబ్ లు అత్యంత కనిష్ఠమైన పరిమాణం గలవి ఈ మ్యో ట్యూబ్ లను వొక డిష్ లో ఎదగనివ్వండి లేదా మీరు డ్రగ్స్ ని స్క్రీన్ చేయ్యాలను కుంటున్నారనుకుందాం ఈ కల్చర్ ను చూద్దాం మీరు రకరకాల డ్రగ్స్ ని వాడుతున్నారు మీకు సంకోచాన్ని కొలిచే పరిజ్ఞానం వుందనుకుందాం మీరు ప్రధానంగా చేయవలసినదేమిటి సంకోచం సందర్భంగా ఉత్పన్నమైన శక్తిని కొలవడం ద్వారా పైన చెప్పబడిన ఫలితాలను అంచనా వేయవచ్చు ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా రకరకాల పద్ధతులు వాడుకలో వున్నాయి కానీ యీ రోజున మీతో వొక సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవాలను కుంటున్నాను ఆ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చెయ్యడంలో నా వంతు కృషి కూడా వున్నదని చెప్పడం నాకు గర్వంగా వుంది ఆ సాంకేతికత పేరు కాంటిలివర్ల యొక్క మైక్రో ఫ్యాబ్రికేషన్ కండరాల వల్ల ఉత్పన్నమయ్యే శక్తిని కొలవడానికి కాంటీలివర్లను వాడటం అందువల్ల యిది మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ లేక MEMS ఆధారిత సిస్టమ్స్ క్రిందకు వస్తుంది అవి ఈ రోజున చాలా తరచుగా వాడుకలో ఉన్నవి ఇంకొక మాట కూడా మీరు యేదో సందర్భంలో విని వుంటారు అదే బయో MEMS M అంటే మైక్రో E అంటే ఎలక్ట్రో M అంటే మెకానికల్ S అంటే సిస్టమ్స్ మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ బయో MEMS వాడేటప్పుడు దానితో అనుబంధం వున్న మమేకమైన వొక జీవశాస్త్ర భాగము వున్నది మీకు అవకాశమున్నది లేదా మీకు శాస్త్ర పరిజ్ఞానం వున్నది లేదా మీకు మైక్రో సిస్టమ్ లోవున్న యాంత్రికమైన విద్యుత్పరమైన విషయం కొలవడానికి అవకాశం వున్నది ఎందుకంటే జీవశాస్త్ర నమూనాలు MEMS తో సంబంధం ఉన్నవి కాబట్టి అది వొక కణమైతే మనము మైక్రాన్ పరిమాణం గురించి చర్చించుకోవచ్చు పది మైక్రాన్ లు సుమారుగా అయి వుండవచ్చు నిజానికి తక్కువగా వుండి వుండవచ్చు 2 మైక్రాన్ లు నుండి 10 మైక్రాన్ ల లో ఎన్నైనా కావచ్చు వంద మైక్రాన్ లు కావచ్చు 5 వందల మైక్రాన్ లు కావచ్చు ఇవన్నీ మైక్రో సిస్టమ్స్ ఇంకా బాగా చిన్న సిస్టమ్స్ నానో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవలసి వస్తే మీరు NEMS నానో ఎలక్ట్రో మెకానికల్ సిస్టమ్స్ ను లెక్క లోనికి తీసుకోవలసి వుంటుంది మీరు తిరిగి నిర్మించేవి చాలా చిన్న నిర్మాణాలు ఏ రేంజ్ లో మీరు వీటిని అభివృద్ధి చేస్తూ ఉన్నారనేది ఆలోచించాలి ఇవి జీవ శాస్త్ర భాగంతో మమేకం చేయబడిన పరికరాలు మరో మాటలో చెప్పాలంటే భావితరాల లో సెల్ కల్చర్ యొక్క దిశ దశల గురించిన చర్చ యీ ఉపన్యాసాలలో వున్నది ఈ ఉపన్యాసాలలో సాంకేతిక పద్ధతులకు యెక్కువ భాగాన్ని కేటాయిస్తాను మైక్రో ఫ్యాబ్రికేషన్ లిధోగ్రఫీ మైక్రో ఛానెల్ టెక్నాలజీ మొదలైన పద్ధతులు వీటిలో కొన్ని వీటి గురించే కాకుండా హిప్పోకాంపల్ న్యూరోన్ మైక్రో ఛానల్ టెక్నాలజీ మరియు అడ్వాన్స్డ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకుందాం అందులో అక్కడక్కడ ప్లేనర్ మైక్రో ఎలక్ట్రోడ్ ఎర్రే గురించి దానితో బాటు కణవర్ధణ లేక సెల్ కల్చర్ లో ఫీల్డ్ ట్రాన్సిస్టర్స్ లేక f e ts ల గురించిన సమాచారాన్ని మనం కొంత మేరకు చర్చించుకుందాం మైక్రో ఫ్యాబ్రికేషన్ తో మన చర్చను ఆరంభిద్దాం మైక్రో ఫ్యాబ్రికేషన్ అంటే ఏమిటి నిజానికి మైక్రో ఫ్యాబ్రికేషన్ లో అది యే విధంగా ఉపయోగిస్తుంది ఈ కారణాల వల్ల కొద్దిసేపటి క్రితం నేను మనం కాంటిలివర్ సిస్టమ్ ని ఉపయోగించిన విషయం ముఖ్యంగా వాటర్ కాంటిలివర్ ని వాడిన విషయం గురించి మాట్లాడాను మీరు AFM ల గురించి విని వుంటారు కాంటిలివర్స్ కూడా వాటి నిర్మాణంలో కొంత ఇలాంటివే మీరు స్తంభాలు లేని సస్పెన్షన్ లేక హాంగింగ్ వారధులను చూచి వుంటారు ఆవి కాంటిలివర్ సూత్రం సహాయంతో పని చేస్తాయని అనుకుంటూ వుంటారు పాత హౌరా బ్రిడ్జి గురించి మీలో తెలిసిన వారు ఆ బ్రిడ్జి ఏకైక సపోర్ట్ సిస్టమ్ కాదని గుర్తించి వుంటారు అందువలన మనకు తెలిసినది ఏమంటే కాంటిలివర్ సూత్రం మీద పని చేసే కొన్ని బ్రిడ్జిలలో ఇవి వున్నాయని మరో మాటలో చెప్పాలంటే శక్తికి సంబంధించిన భాగాలు యీ విధమైన పద్ధతిలోని వన్న విషయం తెలిసిందే అందువలన కాంటిలివర్ అంటే ఏమిటో ముఖ్యంగా మీకు అర్థం కావడం కోసం దాన్ని ప్రస్తావించాను కాంటిలివర్ లు మన అంశానికి దగ్గర పోలికలున్నవి ప్రస్తావించదగినవి ఒక ఈత కొలను లేక స్విమ్మింగ్ పూల్ ను తీసుకుందాం డైవింగ్ బోర్డులను మీరు చూసే ఉంటారు ఆ బోర్డ్ లు అక్కడ నిలకడగా వుంటాయి స్విమ్మింగ్ పూల్ యొక్క వొక డైవింగ్ బోర్డును వూహించుకొండి ఇది వొక స్విమ్మింగ్ పూల్ అనుకుందాం క్రిందనే వుందనుకుందాం మీరు ఇక్కడ నిలబడి వున్నారనుకుందాం ఇక్కడ వొక వ్యక్తి నిలబడి వుండటాన్ని మీరు గమనించి వుంటారు ఇది ముందుకీ వెనక్కీ యీ విధంగా కదులుతుంది అనుకుందాం ఈ వ్యక్తి నీటిలోకి దూకుతాడనుకుందాం అనిశ్చిత స్థితిలో వున్న యే బల్ల మీద యీ వ్యక్తి కదులుతూ వున్నాడో దాన్ని కాంటిలివర్ అని పిలుస్తారు మీరు దానిని భౌతికంగా గమనించవచ్చు ఈ క్యాంటిలివర్ మైక్రోన్ పరిమాణాన్ని నేను తగ్గించాననుకొండి ఒక సారి దీన్ని మైక్రో స్థాయికి దించాననుకొండి అది 200 మైక్రొన్ లు కావచ్చు 500 మైక్రోన్లు కావచ్చు లేదా నేను దాన్ని 100 మైక్రోన్ లు గా చేసాననుకుందాము నేను 50 వరకు వెళ్ళవచ్చు 20 వరకు వెళ్ళవచ్చు ఇది మీ అవసరాలను బట్టి కోరికల బట్టి వుంటుంది ఈ విధమైన మైక్రో కాంటీలివర్ ను అభివృద్ధి పొందిచ్చేటప్పుడు వాటిని యాంత్రికమైన పరికరాలని మైక్రో కాంటీలివర్ పరికరాల ని పిలుస్తారు అటువంటి మైక్రో కాంటిలివర్ పరికరాలు మీరు వాడ వచ్చు మీరు ఏ విధమైన పరికరాలు చేస్తే ఆ విధమైన ఉపయోగం వాటి వల్ల వుంటుంది మరొక ప్రశ్న ఇటువంటి పరికరాలు మీరు నిజానికి ఏ విధంగా అభివృద్ధి చేయగలరనేది ఇలా చెయ్యడానికి చాలా మార్గాలున్నాయి ఉదాహరణకు మనం అనుసరించిన ఒక పద్ధతి సిలికాన్ ఉపయోగించి ఒక బ్లాక్ నిర్మాణం చెయ్యటమే అందువలన నేను సిలికాన్ ని ఉదాహరణగా చెబుతున్నాను అప్పుడు మీరు ఏమి చెయ్యాలి మీ దగ్గర ఈ విధమైన పేటర్న్ ఉన్న మాస్క్ వున్నది ఈ మాస్క్ ని ఇప్పుడు ఒక చోట ఉంచి లేజర్ లేక ఎచ్చింగ్ పద్ధతులు ఉపరితలం మీద ఉపయోగించాలి మీరు ఉపరితలం మీద ఎచ్చింగ్ కొనసాగిస్తున్నారనుకుందాము మీరు ఈ విధంగా ఎచ్చింగ్ చేస్తూపోతే ఫలితం కొంచెం ఈ విధంగా వుంటుంది ఉపరితలం నుంచి మైక్రో కాంటిలివర్ ల ఎర్రే ఎచ్చింగ్ చేయబడి వుంటుంది అంతే కాదు కొంత లోతుగా కూడా ఎచ్ అయి వుంటుంది ఓకే అందువలన లోతుకి సంబంధించిన ఒక భాగం దానితో ముడి పడి వుంటుంది ఆ విషయాన్ని ఇక్కడ గమనించవచ్చు ఇదే ఆ లోతు ఈ లోతు యీ సంఖ్యల మధ్యలో ఎక్కడైనా వుండ వచ్చు ఆ విషయం మీకు ఎంత లోతు కావాలి అన్న దాని మీద ఆధారపడి వుంటుంది అది వెయ్యి మైక్రోన్ లైనా కావచ్చు మీకు కావలసిన దాన్ని మీరు ఎలాగైనా మార్చుకుంటూ పోవచ్చు ఈ నేపథ్యాన్ని మీ ముందుంచి ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను వచ్చే తరగతిలో మిగిలిన విషయాలను కలిపి చర్చించుకుందాం ఈ పద్ధతిలో ఎంత సామర్థ్యమున్నదొ చర్చించుకుందాము ధన్యవాదాలు